కాబట్టి మేము ఈ హెర్ట్జ్ డైపోల్ గురించి మా చర్చను కొనసాగిస్తాము ఈ హెర్ట్జ్ డైపోల్ గురించి గుర్తుంచుకోవాల్సిన ఏకైక విషయం ఏమిటంటే ఇది చాలా చిన్న కరెంట్ మూలకం మరియు ఇది చాలా చిన్నది కాబట్టి కరెంట్ దాదాపు స్థిరమైన విషయం అని మీరు అనుకోవచ్చు కాబట్టి మనం చేసిన దశలు ఏమిటి ఇచ్చిన కరెంట్ని బట్టి మనం A వెక్టర్ ఇక్కడ ఈ సంబంధాన్ని ఉపయోగిస్తోంది గ్రీన్ ఫంక్షన్తో తెలియని కరెంట్ యొక్క కన్వల్యూషన్ నాకు A వచ్చింది నేను కార్టీసియన్ మరియు పోలార్ H కోఆర్డినేట్ లను ఉపయోగించి rˆ × zˆ లాగా లెక్కించాము కాబట్టి నేను ఈ కోఆర్డినేట్ సిస్టమ్లను మిక్స్ చేసాను మరియు ఇక్కడ నాకు చాలా మంచి వ్యక్తీకరణ వచ్చింది మరియు ఫీల్డ్ లు 1r దూరం వెళ్లడాన్ని గమనించాము కర్ల్ను సరిగ్గా తీసుకోవడం ద్వారా నేను అయస్కాంత క్షేత్రాన్ని పొందిన తర్వాత విద్యుత్ క్షేత్రాన్ని పొందడం చాలా సులభం అని మేము చెప్పాము కాబట్టి నేను ఇప్పుడు ఈ వ్యక్తీకరణ యొక్క కర్ల్ని తీసుకోవడానికి వెళితే నేను ఏ కోఆర్డినేట్ సిస్టమ్ని ఉపయోగిస్తానో మీరు చూసుకోవచ్చు గోళాకారంలో కుడివైపు ఉంటుంది ఎందుకంటే దానిలో r తీటా ఫై ప్రతిదీ ఉంది కాబట్టి గోళాకారం అనేది ఒక గొప్ప విషయం ఇది చాలా అందమైన వ్యక్తీకరణ అని మీరు అనుకుంటున్నారా దానిలోని ప్రతిదీ సరిగ్గా ఉంటుంది కాబట్టి నేను ఆ కర్ల్ ఆపరేటర్ని వ్రాసి దానిని పొందడం లేదు కానీ ఇది ఇక్కడ మొత్తం వ్యక్తీకరణ కాబట్టి ఇది మేము ఇప్పటికే మొదటి వ్యక్తీకరణను చూసిన అయస్కాంత క్షేత్రం మరియు రెండవది నేను దాని కర్ల్ను తీసుకున్నప్పుడు నాకు రెండు భాగాలు లభిస్తాయి కాబట్టి ఇది ఫై హ్యాట్ దిశలో ఉంది అప్పుడు నాకు θ మరియు r సరే ఉన్నాయి మీకు గుర్తు చేయడానికే ఇది r దిశ ఏ దారి ఇది నా θ మరియు ఇది నా ϕ θ క్రిందికి చూపబడింది మరియు ϕ ఏ మార్గం బోర్డు వైపుకి కాబట్టి ఇది నా ఫై హ్యాట్ అంటే ఈ కోఆర్డినేట్ సిస్టమ్ అలా కనిపిస్తుంది rˆ · zˆ అని వ్రాయబడింది విద్యార్థి డాట్ క్షమించండి క్రాస్ rˆ× zˆ అని వ్రాయబడింది విద్యార్థి sin తీటా అంటే నా ఉద్దేశ్యం లంబ దిశ ϕ మరియు వాటి మధ్య కోణం θ కాబట్టి sin θ యూనిట్ వెక్టర్ కొన్ని |r| |z| సరి కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క వ్యక్తీకరణ చూడటానికి చాలా భయానకంగా ఉందని మీరు ప్రత్యేకంగా గమనించవచ్చు కానీ డైపోల్ పొడవు చిన్నది కావడమే కాకుండా ఇక్కడ వేరే ఉజ్జాయింపు ఏమీ లేదు కాబట్టి దీన్ని చూడటం మొదటి విషయం ఏమిటంటే మనం ఫార్ ఫీల్డ్స్ అని పిలవబడే వాటిని చూడబోతున్నామని చెప్పినప్పుడు దీని యొక్క సరళమైన సరళీకృత సంస్కరణను తీసుకుందాం ఈ సమస్యలో చాలా అమాయకంగా నేను ఫార్ ఫీల్డ్ అంటే kr 1 అని చెప్పబోతున్నాను దీనికి మరింత శుద్ధి చేసిన నిర్వచనం ఉన్నాయి మేము వాటికి తరువాత వస్తాము ఈ ఉజ్జాయింపు ప్రకారం అయస్కాంత క్షేత్రానికి ఏమి జరుగుతుంది ఈ బ్రాకెట్లో నాకు రెండు పదాలు ఉన్నాయి విద్యార్థి నేను మొదటి పదాన్ని ఉంచుతాను ఎందుకంటే kr 1 కాబట్టి నికర సందర్భంలో అయస్కాంత క్షేత్ర పరిమాణం HIz4πjωe jkr r sin θ విద్యుత్ క్షేత్రానికి ఏమి జరుగుతుంది ఎన్ని నిబంధనల నుండి ఉన్నాయి 5 నిబంధనలు కాబట్టి చాలా ప్రముఖ పదం వాటిలో ఒకటి మాత్రమే అని నేను ఉంచుకోవాలి ఇది ఒక పదం సరైనది కాబట్టి ఇది E Iz4πjωe jkr r sin θ కాబట్టి ఫార్ ఫీల్డ్ లో 1r వ్యాప్తిలో వెళుతున్న ఫీల్డ్లు కనిష్టంగా r యొక్క ఫంక్షన్ ఉంది కాబట్టి ఇది మీ కూలంబ్ చట్టానికి భిన్నంగా ఎలా ఉంటుందనే దాని గురించి మేము ఇప్పటికే ఒక వ్యాఖ్య చేసాము ఇక్కడ నుండి మీరు ఇంకా ఏమైనా గమనించగలరు అంతేకాకుండా ఇక్కడ చాలా ఆసక్తికరమైన భౌతికశాస్త్రం జరుగుతోంది కాబట్టి అది ఏమి చెబుతోంది మరియు నేను స్కోర్ చేయడం సోర్స్ కి దూరంగా ఉన్నప్పుడు ఫీల్డ్లు ఎలా కనిపిస్తాయి కాబట్టి పాయింటింగ్ వెక్టర్ ఏ విధంగా ఉంటుంది కాబట్టి పాయింటింగ్ వెక్టార్ S 12 E H కాబట్టి నా పాయింటింగ్ వెక్టర్ ఏ మార్గంలో ఉంది నా పాయింటింగ్ వెక్టర్ rˆ మరియు నా విద్యుత్ క్షేత్రం θ నా అయస్కాంత క్షేత్రం వెంట ఉంది ఇది ఏ విధమైన ఆకృతీకరణ ϕˆ దేనిని గుర్తు చేస్తుంది విద్యార్థి TEM TEM ఇది ఒక విలోమ విద్యుదయస్కాంత తరంగం ఎందుకంటే విద్యుత్ క్షేత్రం మరియు అయస్కాంత క్షేత్రం ఒకదానికొకటి లంబంగా ఉంటాయి మరియు అవి శక్తి బదిలీ దిశకు లంబంగా ఉంటాయి ప్లేన్ తరంగంలో కూడా అంతే కదా విద్యార్థి అవును అవును నిజమే కాబట్టి ఇది మీ TEM వేవ్ ప్రచారం దిశలో విద్యుత్ లేదా అయస్కాంత క్షేత్రం యొక్క భాగం లేదు కాబట్టి ఇది మేము సరిగ్గా అధ్యయనం చేసిన సరళమైన తరంగం వాస్తవానికి ఇది మీరు అధ్యయనం చేసిన 1D ప్లేన్ వేవ్లతో సమానంగా కనిపిస్తుంది ఒకే తేడా ఏమిటంటే ఇది హారంలో ఒక 1r కాబట్టి మేము దీనిని 3D ప్లేన్ వేవ్ అని పిలుస్తాము కాబట్టి ఈ పాయింటింగ్ వెక్టర్కు ఏమి జరుగుతుందని మీరు భావిస్తున్నారు rˆ దిశలో ఉంటుందని మీరు ఇప్పటికే గుర్తించారు అంటే rˆ దిశలో పరిమాణం ఎంత ఉంటుంది కాబట్టి ఇది ఈ మొత్తంలో సగం అవుతుంది IΔz4π − j × j నాకు 1 ఇవ్వబోతోంది కాబట్టి నేను kωμ ను కలిగి ఉండబోతున్నాను కాబట్టి kωμ ఇంకా ఏమిటి క్షమించండి H అందుకే j j అవుతుంది హోల్ స్క్వేర్ సరి మరియు sin2 θ r2 ఏ దిశ rˆ నిబంధనలన్నీ వచ్చాయి కాబట్టి నాకు 1r2 గా వెళ్లే పవర్ వచ్చింది ఇది హెర్ట్జ్ డైపోల్ కోసం ఉద్భవించింది కాని ఏదైనా యాంటెన్నా నిర్మాణానికి ఇది వర్తిస్తుంది మీరు మొబైల్ బేస్ స్టేషన్లో ఉన్న బేస్ స్టేషన్ని తీసుకున్నప్పటికీ మీరు చాలా దూరంగా వెళ్లినా దాని నుండి వచ్చే ఫీల్డ్లు ఈ రూపంలో ఉంటాయి కాబట్టి నేను మొత్తం శక్తి ఎంత అని తెలుసుకోవాలనుకుంటే నేను ఇంటిగ్రేట్ చేస్తే నేను ఏమి చేస్తాను నేను ఈ పాయింటింగ్ వెక్టార్ని దేనిపై ఇంటిగ్రేట్ చేస్తాను కొంత r వ్యాసార్థం ఉన్న గోళం నేను ఉదాహరణకు చేసినట్లయితే ఇక్కడ ds కాబట్టి మీరు ఈ గణనను సరిగ్గా చేయవచ్చు ఇది చాలా కష్టమైన గణన కాదు గోళంపై ఉపరితల మూలకాన్ని కనుగొని మరియు ఏకీకృతం చేస్తే ఇక్కడ ఇది మీ ds నా ఉద్దేశ్యం కొంచెం సాధారణంగా విద్యార్థి r dr r drsin θ dθ dϕ పొందుతారు అని నా ఉద్దేశ్యం r2 ఇది సరైన ఉపరితల వైశాల్యం క్షమించండి dr లేదు కాబట్టి ఇది r 2sin dθ dϕ కాబట్టి నేను దీన్నిsin θ తో ఇంటి గ్రేట్ చేస్తే r స్క్వేర్ టర్మ్కు ఏమి జరుగుతుంది విద్యార్థి రద్దు చేయబడింది రద్దు చేస్తుంది కాబట్టి సమాధానం మనం ఈ ఏకీకరణను చేయగలమని నా ఉద్దేశ్యం కానీ ఇది చాలా ఆసక్తికరంగా లేదు సమాధానం r కి ఇండిపెండెంట్ గా ఉంది కాబట్టి అది మీకు ఏమి చెబుతుంది నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇది కూడా మిక్స్డ్ ఫిజికల్ సెన్స్ అని నేను ఎక్కడ నుండి ఇంటిగ్రేట్ చేసినా ఈ గోళాన్ని విడిచిపెట్టే పవర్ సరిగ్గా మారకూడదు కాబట్టి ఇది మన అంతర్ దృష్టిని నిర్ధారిస్తుంది ఒక గోళం మొత్తం 4πలో అధ్యయనం చేయబడినందున నేను లెక్కించినట్లయితే శక్తి డైపోల్ ను చుట్టుముడుతుంది కాబట్టి నేను ఇక్కడ లేదా ఇక్కడ ఇంటిగ్రేట్ చేసినా ఉపరితలం నుండి నిష్క్రమించే పవర్ ఒకేలా ఉంటుంది ఈ వేవ్పై పవర్ డెన్సిటీ వేరుగా ఉంటుంది అది S ద్వారా సంగ్రహించబడుతుంది మరియు మీరు దగ్గరగా వచ్చే కొద్దీ చిన్న r పవర్ డెన్సిటీ పెరుగుతుంది ఎందుకంటే దాని 1r2 ఉంటుంది ఇక్కడ గమనించవలసిన ఇతర విషయం ఏమిటంటే ఈ S వ్యక్తీకరణ ఇక్కడ పూర్తిగా వాస్తవమైనది ఇక్కడ ఏదో ఒక ఊహాత్మకంగా మారే మంచి అవకాశం ఉన్నప్పటికీ అన్ని j లు మరియు ఫీల్డ్ ఎక్స్ప్రెషన్లో ఇది పూర్తిగా రియల్ కాబట్టి ఇది ఏ సర్క్యూట్ మూలకంలో పూర్తిగా నిజమైన పవర్ ని వెదజల్లుతుంది విద్యార్థి రెసిస్టర్ కాబట్టి మీరు ఒక సర్క్యూట్ను దాని పవర్కి సమానం చేయాలనుకుంటే అది వెళ్లినప్పుడు రెసిస్టర్ ద్వారా వెళుతుంది కోలుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వీటిని రేడియేషన్ ఫీల్డ్లు అంటారు మరియు దీనిని రేడియేటెడ్ పవర్ అంటారు లేదు ఇవి ఇక్కడ చాలా సులభమైన గందరగోళం అని నేను భావిస్తున్నాను ఇది పవర్ పాయింటింగ్ వెక్టర్ ఇది పవర్ సాంద్రత గా వెళుతోంది నేను చాలా దూరం వెళితే దాన్ని టోటల్ పవర్ ఇన్టిగ్రేటెడ్ అని పిలుస్తున్నాను r2 ఇది చాలా చిన్నదిగా మారినప్పటికీ మీరు సరిగ్గా ఆ విధంగా ఉండాలనుకుంటే నేను కూడా పెద్ద ప్రాంతంలో ఇంటెగ్రేట్ చేస్తున్నాను కాబట్టి అది అక్కడ ఉండబోతోంది విద్యార్థి ఒక పాయింట్ క్షమించండి కాబట్టి ఇది నా యాంటెన్నా అయితే ఇక్కడ కొంత పవర్ ఉంది నేను ఇక్కడే మరింత ముందుకు వెళితే పవర్ అంటే ఇదే నా ఉద్దేశ్యం పాయింటింగ్ వెక్టర్ 1r2 కాబట్టి అది డ్రాప్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది తక్కువగా ఉంది ఇక్కడ పవర్ తగ్గుతుంది అది సరే కానీ ఇప్పుడు నేను ఈ మొత్తం విషయాన్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తే మీరు ఆశించిన అదే సంఖ్యను నేను పొందుతాను మీరు ఈ సోర్స్ నుండి చాలా దూరంగా వెళ్లండి ఫీల్డ్ తీవ్రత పడిపోతుంది కాబట్టి ఇది మీ సమీప ఫీల్డ్ పరిశీలన ఇప్పుడు మనం చూడవలసిన ఇతర విషయం ఆశ్చర్యపోనవసరం లేదు అలాగే ఇది ఫార్ ఫీల్డ్ మనం చూడవలసిన మరో విషయం ఏమిటంటే నియర్ ఫీల్డ్లో ఏమి జరుగుతుంది కాబట్టి మనం చెప్పగలిగేది నియర్ ఫీల్డ్ అయితే kr 1 కాబట్టి నేను యాంటెన్నా కి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలను చూస్తున్నాను కాబట్టి ఈ వ్యక్తీకరణలకు ఏమి జరుగుతుంది కాబట్టి H ఒక ఉదాహరణ కోసం పదం నేను ఉంచుతాను విద్యార్థి రెండవ పదం రెండవ పదం కాబట్టి 1kr 1 కాబట్టి నేను IΔz4π పొందుతాను j మరియు j రద్దు అవుతాయి కాబట్టి నాకు kr వచ్చింది క్షమించండి k లేదు అది j మరియు k రద్దు అవుతుంది కాబట్టి నాకు e jkrr2 sin θϕ వచ్చింది కాబట్టి అయస్కాంత క్షేత్రం ఏమైనప్పటికీ అదే దిశలో ఉంటుంది ఎలెక్ట్రిక్ ఫీల్డ్ చూద్దాం ఏమి జరుగుతుంది నేను ఏ పదాన్ని ఉంచాలి కాబట్టి నా దగ్గర 12 sin θ θˆ ఉన్నప్పుడు నేను IΔz4π jωμ పొందుతాను మరియు అప్పుడు నాకు e jkr r ఉంటుంది విద్యార్థి ok మరియు మరొక పదం ఉంది ఇది μ కాబట్టి నా దగ్గర jωμ ఉంది ఆపై నా దగ్గర 12 మరియు వెంట rˆ దిశలో cos θని కలిగి ఉన్నాను కాబట్టి ఫార్ ఫీల్డ్ కేస్కు భిన్నంగా అయస్కాంత క్షేత్రాలు 1r గా వెళ్తున్నాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్లు 1r3 గా వెళ్తున్నాయి 1r3 అనేది ఎలక్ట్రోస్టాటిక్స్ నుండి మనకు ఏమి గుర్తుచేస్తుంది The electric field due to dipole right So డైపోల్ వల్ల విద్యుత్ క్షేత్రం కాబట్టి ఇది డైపోల్ వలె ప్రవర్తిస్తుంది ఇప్పుడు నేను సమీప ఫీల్డ్లోని పాయింటింగ్ వెక్టర్ను గణిస్తే అదే పనిని నేను 12 E →× H→ చేస్తాను మీరు ఏమి ఆశిస్తున్నారు చాలా నిబంధనలకు సరైనది కానీ నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇక్కడ ఉన్న ముఖ్యమైన ఫీచర్లు ఏమిటో నేను 1r5 పొందుతాను నేను ఏ దిశలను ఆశిస్తాను కాబట్టి నాకు ఒక θϕ ఉంది అది r ఇవ్వబోతున్నారా కాబట్టి నేను sin2 θ r కలిగి ఉన్నాను ఆపై నాకు rϕ ఉంది అది θ వెంట ఏదైనా ఇవ్వబోతుంది sin 2θ అది cos θ × sin θ అది అంత ముఖ్యమైనది కాని స్థిరాంకాల సమూహాన్ని కలిగి ఉంది సరే ఈ స్థిరాంకాల గురించి ముఖ్యమైనది ఇక్కడ వ్రాయనివ్వండి మీరు దీన్ని j ఇంటూ ఏదో అని చెప్పారు మీరు చూడవచ్చు ఎందుకంటే E H E యొక్క రెండు నిబంధనలకు j ఉంది H కి j లేదు కాబట్టి ఒక j పదం ఇక్కడే ఉంటుంది కాబట్టి ముఖ్య లక్షణాలు ఏమిటి 1r5 అయితే అది పూర్తిగా ఊహాత్మకo కాబట్టి ఇది మీ మునుపటి కేసు నుండి భిన్నంగా ఉంటుంది కాబట్టి వీటిని మీ రియాక్టివ్ ఫీల్డ్లు అంటారు ఇప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడ ఏదైనా గోళంలో ఇంటెగ్రేట్ చేస్తే మీరు ఏమి పొందాలి అని అడిగితే అది r డిపెండెంట్ గా ఉంటుందా లేదా కాబట్టి అది 0 ఉండాలి ఎందుకు 0 ఉండాలి అది 0 కాదు కాబట్టి ఒక సమాధానం ఏమిటి అంటే ఇంటిగ్రల్ r డిపెండెంట్ ఉండకూడదు క్యాచ్ అంటే ఏమిటి లేదు నేను సోర్స్ మరియు సమీకృత సమయానికి కొంత దూరంలో ఉన్న సోర్స్ ని ఏకీకృతం చేయడం లేదు కాబట్టి నిజానికి విషయం ఏమిటంటే మనం ఈ విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలను వ్రాసినప్పుడు మేము ఉజ్జాయింపు kr 1 చేసాము ఇప్పుడు నేను గోళం నుండి నిష్క్రమించే మొత్తం పవర్ ని కనుగొనాలనుకుంటే నేను అన్ని నిబంధనలను సరిగ్గా చేర్చాలి నేను అలా చేస్తే పవర్ r మరియు అది భౌతిక భావాన్ని నేను కుడివైపున వదిలివేయాలనుకుంటున్నాను మేము మార్చము కానీ ఇక్కడ నేను ఈ 5 నిబంధనలను మాత్రమే తీసుకుంటున్నాను నేను 2 నిబంధనలను మాత్రమే ఉంచుతున్నాను కాబట్టి ఇక్కడ ఒక విధమైన అసమతుల్యత ఉంటుంది అది సరే కానీ నా ఉద్దేశ్యం కాదు ప్రధాన విషయం ఏమిటంటే మేము ఈ పదాన్ని మొత్తం గోళంలో ఇంటిగ్రేట్ చేయబోవడం లేదు ఇది పాయింటింగ్లోని ఆధిపత్య భాగం ఏమిటో మాకు తెలియజేస్తోంది వెక్టార్ సమీప ఫీల్డ్లో వెక్టర్ను పాయింటింగ్ చేయడానికి ప్రధాన సహకారం కాబట్టి ఇది పూర్తిగా ఊహాత్మకంగా మరియు రియాక్టివ్గా ఉన్న ఈ వాస్తవం మనకు ఏ సర్క్యూట్ మూలకాన్ని గుర్తు చేస్తుంది విద్యార్థి ఇండక్టర్ ఇండక్టర్ లేదా కెపాసిటర్ కాబట్టి ఏదైనా యాంటెన్నా సమీప క్షేత్రంలో ఏమి జరుగుతుంది అంటే LC సర్క్యూట్లో వలె పవర్ విద్యుత్ క్షేత్రం నుండి అయస్కాంత క్షేత్రానికి మధ్య మారుతూ ఉంటుంది పవర్ ఒక ఇండక్టర్ నుండి కెపాసిటర్కు వెళుతుంది మరియు ఇక్కడ కూడా అదే జరుగుతుంది కాబట్టి ఇది ముందుకు వెనుకకు జరుగుతూనే ఉంటుంది మరియు ఈ వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్లు మీరు నియర్ ఫీల్డ్లో చేసినప్పుడు ఉత్తమంగా పనిచేస్తాయని మీరు విన్నారు ఎందుకంటే మీరు దూర క్షేత్రానికి వచ్చే సమయానికి మీరు ఈ పవర్ ని యాక్సెస్ చేయగలరు అది పూర్తిగా వాస్తవం అవుతుంది కాబట్టి ఇది రెసిస్టర్ డ్రాప్ మాత్రమే కానీ ఇక్కడ ఈ పవర్ని ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఉదాహరణకు ఇవి మీకు టూత్ బ్రష్ ఛార్జర్లు మరియు అన్నీ తెలుసు మీరు దాన్ని అక్కడ బ్లాక్ చేస్తారు కాబట్టి నియర్ ఫీల్డ్ లో జరుగుతున్న అంశాలు మనం మరింత పవర్ ని మార్చగలుగుతున్నాము ఇంకొకటి ఉంది ప్రతికూల సంకేతాలు ఉండవచ్చు అంటే మీరు ఇక్కడ ఏకాభిప్రాయం కలిగి ఉన్న తర్వాత ఇది జరుగుతుంది కాబట్టి rˆ × ϕˆ అంటే −θ సరైనది ఎక్కడ చూస్తారు j2 ను బాగా వ్యక్తీకరణ సరైనది ఎందుకంటే ఇతర సందర్భంలో మీకు ఏ పదం ϕˆ × వస్తుంది లేదు మళ్ళీ θ అంటే ఏమిటి కానీ అక్కడ కూడా మైనస్ పదం θϕ తెలుసు విద్యార్థి పూర్తి మైనస్ గుర్తు అది పూర్ణం కాబట్టి ఆ ఏకాభిప్రాయాలన్నీ ఈ బ్రాకెట్లో ఉన్నాయి ఈ రెండింటికి సంబంధించి మేము దాని గురించి పట్టించుకోము మైనస్ గుర్తు ఉంది కాబట్టి రియాక్టివ్ ఫీల్డ్లు మరియు శక్తి E మరియు H ఫీల్డ్ల మధ్య బదిలీ చేయబడుతుంది విద్యార్థి శక్తి మరొక వైపు మనం సంరక్షించే మొత్తం పవర్ మీరు ఇంటిగ్రేట్ చేయడానికి ఎంచుకున్న దానితో సంబంధం లేకుండా పాయింటింగ్ వెక్టర్ సంరక్షించబడుతుంది కాబట్టి యాంటెన్నా థియరీపై ఒక కోర్సులో మేము దీన్ని పొందేందుకు మరియు అన్ని లక్షణాలను అర్థం చేసుకోవడానికి చాలా ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తాము మేము దానిలోని CEM కంప్యూటేషనల్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ భాగాన్ని క్రమబద్ధీకరించాలనుకుంటున్నాము కాబట్టి దీనికి కొంత పరిచయం ఇవ్వడం ద్వారా ఇది జరుగుతుంది